ఈ ప్రత్యేక ఉపన్యాసంలో జాబితా కోసం IIoT యొక్క అనువర్తనం నిర్వహణ మరియు నాణ్యత నియంత్రణ పై మనం దృష్టి పెట్టబోతున్నాము సంభావితంగా మునుపటి అప్లికేషన్ డొమైన్లలో IIoT అమలు గురించి మనం చర్చించినప్పటికీ ఆ భావనలు మారవు మనం మనం అర్థం చేసుకున్న భావనలు నుండి ఇంకా తీసుకోబోతున్నాం మనం అర్థం చేసుకున్న సాంకేతికతలు కోర్ రెండు IIoT లు ఆ కోర్ IIoT సాంకేతిక పరిజ్ఞానాలు మనం ఇంకా ఇక్కడ నుండి కూడా తీసుకోబోతున్నాము కాని మనం దానిని జాబితా నిర్వహణ మరియు నియంత్రణ దృక్కోణం నుండి వేరే కోణం నుండి తిరిగి చూడబోతున్నాం జాబితా నియంత్రణ అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి జాబితాలో ప్రాథమికంగా దాని యొక్క నిఘంటువు అర్ధం ఏమిటంటే జాబితా ఉపయోగించదగినది కానీ పనిలేని వనరు కొంత ఆర్థిక విలువను కలిగి ఉంటుంది ఇది ప్రాథమికంగా జాబితా నిర్వహణలో నిర్వహించబడే కొంత ఆర్థిక విలువను కలిగి ఉన్న వనరు ఉత్పాదక పరిశ్రమలో కొన్ని వనరులు సాధారణంగా ఈ ఉత్పాదక వనరులు ప్రాథమికంగా జాబితా అవుతాయి మరియు ఈ జాబితాలు నిర్వహించబడుతున్నాయి అవి కొన్ని విలువలు జోడించిన ఉత్పత్తులు విలువ ఆధారిత సేవలను కలిగి ఉండటానికి ఉపయోగించబడతాయి మీరు ఈ జాబితాను ఎలా నిర్వహించబోతున్నారు తయారీ కర్మాగారాలలో ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అనేది ఒక పెద్ద విషయం జాబితా నిర్వహణ మరియు వాటి నియంత్రణను జాగ్రత్తగా చూసుకునే ప్రత్యేక బృందాలు ఉన్నాయి జాబితా నిర్వహణకు సంబంధించిన కార్యకలాపాలలో నియంత్రణ పర్యవేక్షణ క్రమం నిల్వ ఆపై అమ్మకానికి సరఫరాను నిర్ణయించడం వంటివి ఉంటాయి మనం అక్కడ ఉన్న దేనినైనా అమ్మేందుకు ఇష్టపడనందున మనం ఎంత అమ్మబోతున్నామొ సరఫరా ఆధారంగా నిర్ణయించాలి మనం ఎంత అమ్మబోతున్నాం సరఫరా ద్వారా సాధించగల వాంఛనీయ అమ్మకాన్ని నిర్ణయించడం మనం వస్తువులను కూడా నిల్వ చేయకూడదనుకుంటున్నారు మనం ప్రతిదీ నిల్వచేసుకున్నట్లు ఆపై అవసరం అయినప్పుడు అమ్మడం అలా కాదు ప్రతిదీ సరైన విధంగా చేయాలి వ్యాపారం యొక్క మొత్తం లాభదాయకత కోసం జాబితా నిర్వహణ మరియు జాబితా యొక్క నియంత్రణ అవసరం జాబితా నిర్వహణలో విభిన్న కార్యకలాపాలను చూద్దాం జాబితా నిర్వహణ కోసం మనం సాధారణంగా మాట్లాడుతున్నాము మొదట ముడి పదార్థాలతో మొదలుపెడదాం సరఫరా గొలుసులోని ఈ ముడి పదార్థాలు ముడి పదార్థాల సరఫరాదారులకు సరఫరా చేయబోతున్నాయి అవి సేకరించబోతున్నాయి లేదా వారు దాన్ని కొన్ని ఇతర సేవా పార్టీ ల ద్వారా పొందబోతున్నారు సరఫరాదారులు తయారీదారులకు పంపుతారు ప్రాథమికంగా ఇది ఈ తయారీ సంస్థ కావచ్చు ఇవి ముడి పదార్థాలను ఉపయోగించబోతున్నాయి మరియు దానిని వేర్వేరు ఉత్పత్తులుగా మార్చబోతున్నాయి తయారీదారులచే ఈ తయారీ కర్మాగారం నుండి ఈ పదార్థాలను పంపిణీదారులకు పంపబోతున్నారు పంపిణీదారుల నుండి తయారు చేయబడిన ఉత్పత్తులను గిడ్డంగులకు పంపవచ్చు మరియు తరువాత వేర్వేరు రిటైల్ అవుట్లెట్లు వరకు లేదా దుకాణాలకు పంపవచ్చు మరియు చివరికి చివరి వినియోగదారులు కు పంపవచ్చు మీరు చూడగలిగినట్లుగా ఇది మొత్తం సరఫరా గొలుసు ఇది ముడి పదార్థాలతో మొదలవుతుంది సేకరణ సరఫరా వినియోగం తయారీదారులకు పంపిణీ చేయబడుతుంది తయారీదారులు ఆ ముడి పదార్థాలను వస్తువులను ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తారు తరువాత తయారు చేసిన వస్తువులు చివరకు గిడ్డంగులకు పంపబడతాయి చివరకు చిన్న దుకాణాలకు పంపబడతాయి మరియు తరువాత ప్రాథమికంగా వినియోగదారులు చే కొనుగోలు చేయబడతాయి ఈ మొత్తం ప్రక్రియలో ముఖ్యమైన విషయాలు ఏమిటి మొదటిది ట్రాకింగ్ మరియు రియల్ టైమ్ ట్రాకింగ్ ఉండాలి రియల్ టైమ్ ట్రాకింగ్ మనకు ఉంటే ఇది మంచి లక్షణం లేబులింగ్ ఈ ముడి పదార్థాల లేబులింగ్ తయారు చేసిన వస్తువుల లేబులింగ్ మొదలైనవి లేబులింగ్ ముఖ్యం అప్పుడు ఉత్పత్తుల యొక్క మొత్తం ప్రక్రియ దృశ్యమానత వాటి గడువు తేదీలు అవి నిల్వ చేయబడిన వస్తువు స్థానాలు అవి నిల్వ చేయబడిన చోట వారి డిమాండ్లు మొదలైన వాటి ద్వారా దృశ్యమానతను కలిగి ఉండటం చాలా ముఖ్యం అప్పుడు నాల్గవది సముచితంగా నిల్వచేయడం మరియు అమ్మకానికి లేదా పంపిణీకి అందుబాటులో నిల్వ చేయడం ముఖ్యం ఆపై ఈ రకమైన సరఫరా గొలుసు లేదా జాబితా నిర్వహణ ప్రక్రియలో ఉండటం కూడా మంచిది ఇది ఒక రకమైన నాణ్యతా పర్యవేక్షణ మరియు నియంత్రణ యంత్రాంగాన్ని కలిగి ఉండటం కూడా మంచిది మరియు అలాంటిది సాధించగల వివిధ విషయాలు కూడా ఉన్నాయి ట్రాకింగ్ మరియు ముఖ్యంగా రియల్ టైమ్ ట్రాకింగ్ కోసం మనం వేర్వేరు సెన్సార్లు లేదా RFID లను ఉపయోగించవచ్చని మనం చూస్తున్నాము లేబులింగ్ కోసం RFID ఆధారిత లేబులింగ్ ఆకర్షణీయంగా ఉంటుంది అప్పుడు దృశ్యమానత కోసం ఈ విభిన్న సెన్సార్లు మరియు RFID లు కూడా ఉపయోగించవచ్చు అదేవిధంగా అమ్మకానికి లేదా పంపిణీకి అందుబాటులో నిల్వ చేయడానికి మరియు నాణ్యత పర్యవేక్షణ మరియు నియంత్రణ కోసం ఉపయోగించవచ్చు ఇక్కడ అమ్మకానికి లేదా పంపిణీకి అందుబాటులో నిల్వ చేయడానికి మరియు నాణ్యత పర్యవేక్షణ మరియు నియంత్రణ కూడా మనం సెన్సార్లు RFID లు మొదలైనవాటిని ఉపయోగించవచ్చు అయితే అదనంగా మనం నాణ్యత యొక్క పర్యవేక్షణ మరియు నియంత్రణ భాగాన్ని కూడా కలిగి ఉండాలి మనం వేర్వేరు విశ్లేషణల అమలును కలిగి ఉండాలి భిన్నంగా అనలిటిక్స్ ఇంజన్లు అమలు చేయాలి ఈ మొత్తం ప్రక్రియను మనం చూడగలిగేటప్పుడు మనం ఆటోమేట్ చేయగలము సెన్సార్ సెన్సార్ నెట్వర్క్లు ఆర్ఎఫ్ఐడిలు విభిన్న కనెక్టివిటీ టెక్నాలజీల వంటి IIoT లోని వివిధ ఉపన్యాసాల ద్వారా మనం కాలక్రమేణా నేర్చుకున్న ఈ విభిన్న భావనల అమలు ద్వారా సమర్థవంతంగా చేయగలము ఎందుకంటే ఈ కనెక్ట్ సిస్టమ్ చివరికి మనకు డేటాను తిరిగి పొందబోయే సంపూర్ణ కనెక్ట్ సిస్టమ్ను కలిగి ఉండటం అవసరం మరియు ఈ డేటాను నెట్వర్క్ ద్వారా విశ్లేషణల కోసం క్లౌడ్కు పంపాలి ఇది ఈ జాబితా నిర్వహణ మరియు మనం దీన్ని మరింత సమర్థవంతంగా IIoT ద్వారా అమలు చేయగలం IIoT ఆధారిత జాబితా నిర్వహణ తగిన సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించి దీన్ని అమలు చేయవచ్చని ముందుకు వెళుతున్నప్పుడు సరఫరా గొలుసు మరోసారి ముడి పదార్థాలను తీసుకొని సరఫరాదారుకు పంపించి కర్మాగారానికి పంపిణీ కేంద్రాలకు చిల్లర వ్యాపారులకు పంపిణీ కేంద్రాలు ప్రాథమికంగా పూర్తయిన వస్తువులను పంపబోతున్నాయి అవి కర్మాగారాల ద్వారా చిల్లరదారులకు ఉత్పత్తి చేయబడతాయి మరియు చివరకు వినియోగదారులు దీనిని ఉపయోగించబోతున్నారు ఇది మొత్తం నిర్వహణ గొలుసు ఇది మనం ఇప్పటికే జాబితా నిర్వహణ ప్రక్రియలో చూశాము IIoT తో ఈ జాబితా నిర్వహణలో పాల్గొన్న భాగాలు కొనుగోలు విభాగం ముడి పదార్థాల సేకరణ వివిధ ఇతర భాగాలు అక్కడ పాలుపంచుకోవడం వంటివి ఆ భాగాల స్టాక్లో ఉన్నాయి ఉత్పత్తి విభాగానికి పంపడం తుది ఉత్పత్తి అమ్మకాల విభాగం మొదలైనవి ప్రతిదీ కనెక్ట్ కావచ్చు ఇక్కడ నిల్వచేయడం మరియు బయటకి పంపినవి చేయడం పూర్తయిన వస్తువుల నిల్వ మరియు ఇక్కడ పూర్తి చేసిన వస్తువులు బయటకి పంపినవి జాబితా నిర్వహణ ప్రక్రియలో IIoT ను చేర్చడంతో ఈ పనులన్నీ సమర్థవంతంగా చేయవచ్చు ఇప్పుడు జాబితా నిర్వహణ యొక్క కొన్ని విధులను త్వరగా చూద్దాం నేను ఇప్పుడు దీనిని పూర్తిగా వివరించడం లేదు ఎందుకంటే ఇవి చాలా స్వీయ వివరణాత్మకమైనవి మొదటిది ముందుగా గ్రహించిన డిమాండ్ను తీర్చడం ఉత్పత్తి అవసరాల విధానాన్ని సున్నితంగా చేయడం ఉత్పత్తి పంపిణీ వ్యవస్థ యొక్క భాగాలను విడదీయడం స్టాక్ అవుట్ల నుండి రక్షించడం వివిధ దశలను సరిగ్గా క్రమం చేయడం ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా హెడ్జింగ్ లేదా పరిమాణ తగ్గింపుల ప్రయోజనాన్ని పొందడం కార్యకలాపాల ప్రవాహాన్ని సున్నితంగా చేయడం ఇవన్నీ జాబితా నిర్వహణ యొక్క విభిన్న విధులు మరియు మనం కొంచెం లోతుగా వెళితే IIoT ను చేర్చడం ద్వారా ఈ IIoT పరికరాలు మరియు వ్యవస్థలు మరియు అనువర్తనాల అమలు ద్వారా సమర్థవంతమైన జాబితా నిర్వహణను కలిగి ఉండవచ్చు సమర్థవంతమైన జాబితా నిర్వహణ కోసం జాబితాను ట్రాక్ చేయడం డిమాండ్ను అంచనా వేయడం లీడ్ టైమ్స్ మరియు లీడ్ టైమ్ వేరియబిలిటీని నిర్వహించడం అవసరం ఈ ప్రధాన సమయం ఏమిటి ప్రాథమికంగా ఇది జాప్యం ఆర్డర్ యొక్క స్థానం మరియు ఆర్డర్ యొక్క డెలివరీ మధ్య వెనుకబడిన సమయం ప్రాథమికంగా నిర్దిష్ట జాప్యాన్ని నిర్వహించడం నిర్దిష్ట ఆలస్యం మరియు ఆ ఆలస్యం యొక్క వైవిధ్యం ప్రధాన సమయానికి సంబంధించినవి సమర్థవంతమైన జాబితా నిర్వహణ సమర్థవంతమైన లీడ్ టైమ్ మేనేజ్మెంట్ కలిగి ఉండాలి జాబితా హోల్డింగ్ ఖర్చులను అంచనా వేయడం ఆర్డరింగ్ ఖర్చులు కొరత ఖర్చులు మొదలైనవి మరియు జాబితా యొక్క వర్గీకరణ ఇవి సమర్థవంతమైన జాబితా నిర్వహణకు అవసరాలు ఇప్పుడు మన గేర్ను మార్చి నాణ్యత నియంత్రణకు వద్దాం నాణ్యత చాలా ముఖ్యం సేవల ఉత్పత్తి నాణ్యత యొక్క నాణ్యత ఈ నాణ్యత ముఖ్యం ఎందుకంటే చివరికి మనం కస్టమర్ల కొనుగోలు గురించి మాట్లాడుతున్నాము మరియు కస్టమర్లు కొనుగోలు చేస్తే కానీ అప్పుడు కస్టమర్లు సంతృప్తి చెందకపోతే అప్పుడు ప్రాథమికంగా ఉత్పత్తి చేయబడిన ఉత్పత్తి యొక్క వైఫల్యానికి దారితీస్తుంది అది తయారు చేయబడి పంపిణీ చేయబడుతుంది ఉత్పత్తుల నాణ్యత నియంత్రణ సేవల నాణ్యత నియంత్రణ చాలా ముఖ్యమైనది నాణ్యత నియంత్రణలో లక్ష్యం ఏమిటంటే తయారు చేయబడుతున్న ఉత్పత్తుల ప్రమాణం లేదా అందిస్తున్న సేవల గురించి మామూలుగా మరియు స్థిరంగా వేర్వేరు తనిఖీలు చేయడం డేటా యొక్క సమగ్రతను నిర్ధారించడం డేటా యొక్క ఖచ్చితత్వం మరియు నాణ్యత నియంత్రణలో భాగమైన డేటా యొక్క పరిపూర్ణత ఏ విధమైన లోపాన్నైనా సరిదిద్దడం ఏదైనా మినహాయింపు అసంపూర్ణత మొదలైనవి ఇవి కూడా నాణ్యత నియంత్రణ లక్ష్యాలలో భాగం మరియు జాబితా సామగ్రిని డాక్యుమెంట్ చేయడం మరియు ఆర్కైవ్ చేయడం మరియు అన్ని నాణ్యత నియంత్రణ కార్యకలాపాలను రికార్డ్ చేయడం ఈ డాక్యుమెంటేషన్ రికార్డింగ్ ఆర్కైవింగ్ మరియు మొదలైనవి ఇవి నాణ్యత నియంత్రణ యొక్క చాలా ముఖ్యమైన లక్ష్యాలు ఇది నాణ్యత నియంత్రణను మాత్రమే చేయడమే కాదు ఈ విభిన్న కార్యకలాపాల డేటా యొక్క సరైన డాక్యుమెంటేషన్ మరియు ఆర్కైవ్ చేయడం మరియు నాణ్యత నియంత్రణ యొక్క ముఖ్యమైన లక్ష్యం కూడా ఇప్పుడు చాలా త్వరగా మనం ప్రధానంగా జాబితా నిర్వహణ మరియు నాణ్యత నియంత్రణలో పాల్గొన్న సాంకేతిక పరిజ్ఞానం యొక్క పునశ్చరణగా వెళ్తాము మనం సెన్సార్లు కనెక్ట్ చేసిన సెన్సార్లు నెట్వర్క్డ్ సెన్సార్లు మరియు సెన్సార్ నెట్వర్క్ల గురించి చాలా మాట్లాడాము మునుపటి ఉపన్యాసాలలో మనం చాలా మాట్లాడాము మనం RFID ల గురించి క్లుప్తంగా చర్చించాము పరిశ్రమలో జాబితా నిర్వహణ మరియు నియంత్రణ కోసం RFID లు ప్రాథమికంగా పరిశ్రమలో ఎక్కువగా ఉపయోగించబడతాయి RFID లు ప్రాథమికంగా రెండు భాగాలను కలిగి ఉంటాయి మరియు ఇది RFID లపై మునుపటి ఉపన్యాసంలో వివరంగా చూశాము ప్రధానంగా రెండు భాగాలు ఉన్నాయి వాటిలో RFID ట్యాగ్ ప్రాథమికంగా పొందుపరచబడిన లేదా వాటిలో నిల్వ చేయబడిన వేర్వేరు డేటాను కలిగి ఉంటుంది మరియు RFID రీడర్ RFID ట్యాగ్ దగ్గరికి వస్తుంది మరియు సమాచారాన్ని సేకరించగలదు RFID పరికరం లేదా RFID ట్యాగ్లో నిల్వ చేయబడుతుంది RFID కమ్యూనికేషన్ కోసం రేడియో తరంగాలను ఉపయోగిస్తుంది RFID లో టెక్నాలజీ రేడియో కమ్యూనికేషన్ టెక్నాలజీ రేడియో తరంగాలు కమ్యూనికేట్ అవుతున్నాయి మరియు ఈ RFID ట్యాగింగ్ సిస్టమ్లో ఈ విభిన్న భాగాలు RFID ట్యాగ్ పఠనం లేదా వ్రాసే పరికరం మరియు RFID ట్యాగింగ్ వ్యవస్థ అమర్చబడిన వ్యవస్థ రెండు రకాల RFID ట్యాగ్లు ఉన్నాయి యాక్టివ్ ట్యాగ్ మరియు నిష్క్రియాత్మక ట్యాగ్ రెండు రకాలు ఉన్నాయి మరియు ఈ విభిన్న ట్యాగ్లు డేటాను సేకరించగలవు ఇవి మరింత ప్రాసెస్ చేయబడతాయి మరియు ప్రాసెస్ చేయబడిన డేటా అవసరమైన అనువర్తనాలకు పంపబడతాయి నిష్క్రియాత్మక RFID ట్యాగ్లకు ఎటువంటి అంతర్గత శక్తి వనరులు అవసరం లేదు ఈ ట్యాగ్లు ప్రాథమికంగా బ్యాక్స్కాటరింగ్ సూత్రంపై పనిచేస్తాయి కమ్యూనికేషన్లో బ్యాక్స్కాటరింగ్ ప్రాథమికంగా కిరణాలపై లేదా విద్యుదయస్కాంత తరంగాలపై కొన్ని సంకేతాలను పొందడం గురించి మాట్లాడుతుంది మరియు ఈ తరంగాలు 180 డిగ్రీల వెనుకకు ప్రతిబింబిస్తాయి ప్రాథమికంగా ఏమి జరుగుతుంది అంటే ఒక రకమైన విస్తరణ ప్రతిబింబం అది స్కాటరింగ్ మరియు బ్యాక్స్కాటరింగ్ కారణంగా జరుగుతుంది రీడర్ ప్రాథమికంగా ఈ ట్యాగ్ల నుండి సిగ్నల్ కోసం వేచి ఉంటుంది మరియు ప్రాథమికంగా ఈ ట్యాగ్లకు అంతర్గత శక్తి వనరులు లేవని చెప్పాను మరియు అవి ప్రాథమికంగా ఈ బ్యాక్స్కాటర్డ్ సిగ్నల్ నుండి విద్యుదయస్కాంత శక్తితో శక్తిని పొందుతాయి అవి పరిమాణంలో చిన్నవి మరియు మందం పరంగా చాలా సన్నగా ఉంటాయి ప్రాథమికంగా ఈ ట్యాగ్లలో పొందుపరిచిన చిప్ మొత్తం యంత్రాంగాన్ని పని చేయిస్తుంది క్రియాశీల RFID ట్యాగ్లకు విరుద్ధంగా మనకు ప్రత్యేకమైన బ్యాటరీ యూనిట్లు ఉన్నాయి ఈ ట్యాగ్లకు శక్తినిచ్చే శక్తి యూనిట్లు ఈ క్రియాశీల ట్యాగ్లు సమాచార సిగ్నల్ను బీకాన్ల రూపంలో ప్రసారం చేస్తాయి మరియు అవి నేను ఇంతకుముందు చర్చించిన నిష్క్రియాత్మక RFID ట్యాగ్ల కంటే ఎక్కువ పరిధి మరియు జ్ఞాపకశక్తిని కలిగి ఉంటాయి నిష్క్రియాత్మకమైన వాటితో పోలిస్తే ఈ క్రియాశీల RFID ట్యాగ్లు చాలా ఖరీదైనవి ఎక్కువ స్థూలమైనవి మరియు నిష్క్రియాత్మక RFID ట్యాగ్ల వలె పోర్టబుల్ కాదు సెమీ పాసివ్ ట్యాగ్లు కూడా ఉన్నాయి వీటిలో IC కి శక్తినిచ్చే ఆన్బోర్డ్ బ్యాటరీ ఉంది అది ఈ ట్యాగ్ల లోపల ఉంది మరియు యాక్టివ్ ట్రాన్స్మిటర్ లేదు కానీ ఈ విధానం కూడా నిష్క్రియాత్మక RFID ట్యాగ్ల కోసం నేను గతంలో చర్చించిన బ్యాక్స్కాటరింగ్ భావనపై ఆధారపడుతుంది RFID లతో పోల్చితే బార్ కోడింగ్ మెకానిజమ్లను కూడా ఉపయోగించవచ్చు RFID ట్యాగ్లు మరియు బార్కోడ్లు కూడా వీటిని ఉపయోగించవచ్చు కానీ బార్కోడ్లపై RFID ట్యాగ్లు చాలా ఆసక్తికరంగా ఉంటాయి ఈ బార్కోడ్లు ప్రాథమికంగా కొన్ని పరికరంలో ముద్రించబడతాయి కొన్ని వస్తువులు కాగితం లేదా ఏదైనా కాగితం లేదా ప్లాస్టిక్ మొదలైనవి కావచ్చు బార్కోడ్లు ఈ RFID రీడర్ల దృష్టిలో ఉండాలి మరియు ఒకేసారి ఒక బార్కోడ్ మాత్రమే చదవగలవు మరియు ఈ బార్కోడ్లు తక్కువ భద్రత కలిగి ఉంటాయి బార్కోడ్లలో ఈ కోడ్లలో వాస్తవానికి ఎన్కోడ్ చేయబడిన వాటికి మించి అదనపు సమాచారం ఉండకూడదు బార్కోడ్లపై RFID ట్యాగ్లు జనాదరణ పొందిన యంత్రాంగం కానీ యంత్రాంగం మాత్రమే కాదు ఇది ప్రాథమికంగా ఈ RFID లను ఉపయోగించటం ప్రత్యామ్నాయ మార్గం జాబితా నిర్వహణ మరియు నియంత్రణ ప్రక్రియలో RFID ల యొక్క విభిన్న అనువర్తనాలు ఉన్నాయి ప్రాథమికంగా ఉత్పత్తుల గుర్తింపుగిడ్డంగుల్లో నాసిరకంగా ఉన్నవి గిడ్డంగులు నిర్వహణలో ఉత్పత్తులను ఆపై సమాచారం ID తో పాటు వివిధ ఉత్పత్తుల వివిధ అంశాల సమగ్ర ప్రత్యక్షత నాసిరకంగా అంశాలు జోడించడం జాబితా నిర్వహణ మరియు నియంత్రణలో RFID ల వాడకం యొక్క విభిన్న అనువర్తనాలు ఇవి వాతావరణ పరిస్థితుల పర్యవేక్షణ నష్టం అంచనా నిల్వ ఉష్ణోగ్రత పర్యవేక్షణ మరియు నియంత్రణ వంటి ఇతర విభిన్న అనువర్తనాలు ఉన్నాయి ఇవి జాబితా నిర్వహణ మరియు నియంత్రణ అనువర్తనంలో IIoT అనువర్తనాల ఉపయోగం యొక్క ఇతర అనువర్తనాలు కూడా సమగ్ర దృశ్యమానత జాబితా స్థాయిలు పొందడం గడువు తేదీలు ఐటెమ్ స్థానాల గురించి తరువాత డిమాండ్ అంచనా గురించి ఆలోచన పొందడం ప్రాథమికంగా భవిష్యత్తులో మనం స్టాక్ గురించి ఎంత ఉందో డిమాండ్ పొందవచ్చు డిమాండ్ అంచనా జాబితా నిర్వహణ మరియు నియంత్రణ రంగంలో IIoT వాడకం మరియు ముఖ్యంగా RFID లను ఉపయోగించడం వంటి విభిన్నమైన ఇతర అనువర్తనాలు ఇవి అదేవిధంగా గిడ్డంగి నిర్వహణ నిల్వచేసిన వస్తువులను కుదించడం వస్తువుల కొరత మరియు డిమాండ్ ఆధారంగా సమర్థవంతమైన ప్రాంతాలను గుర్తించడం స్మార్ట్ ఫ్యాక్టరీలో ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అప్లికేషన్లో IIoT అమలు కోసం RFID లను ఉపయోగించే ఇతర అనువర్తనాలు కూడా ఇవి రవాణా రంగంలో ఉన్న ఇతర అనువర్తనాలు ప్రాథమికంగా రద్దీ సమయం మరియు స్థలాన్ని ట్రాక్ చేయడం ఆలస్యాన్ని లెక్కించడం మరియు ప్రత్యామ్నాయ మార్గాలను కనుగొనడం సమర్థవంతమైన సమయం మరియు సమర్థవంతమైన మోడ్తో ప్రయాణించడం జాబితా నిర్వహణ మరియు నియంత్రణలో ఈ IIoT అమలు ద్వారా వివిధ సమస్యలు సంభవించవచ్చు డేటా అస్థిరత సిబ్బంది శిక్షణ ఈ రకమైన శిక్షణ వెనుక ఉన్న ఖర్చులు మానవ లోపాలు డేటా స్కేటరింగ్ భద్రతలో లోపం కార్యకలాపాలు మందగించడం మరియు ఇతర అంతర్గత ఖర్చులు మరియు అంతర్గత ఖర్చులు వలన లాభనష్టాలు ఇవి అధిగమించాల్సిన కొన్ని సవాళ్లు ఈ ప్రత్యేక ఉపన్యాసంలో మనం IIoT యొక్క విలీనం మరియు జాబితా నిర్వహణ మరియు నియంత్రణ ప్రక్రియను మరింత సమర్థవంతంగా మరియు తెలివిగా చేయడానికి RFID సెన్సార్లు మరియు నెట్వర్క్ RFID లు మరియు సెన్సార్ల వంటి IIoT పరికరాల యొక్క ఇన్ఫ్యూస్ యొక్క అవలోకనాన్ని చేసాము ఉత్పాదక రంగంలో జాబితా నిర్వహణ మరియు నియంత్రణ ప్రక్రియలో IIoT అమలు గురించి మరింత తెలుసుకోవటానికి మీకు ఆసక్తి ఉంటే ఈ సూచనలు చుడండి ధన్యవాదాలు